కనెక్టివిటీ ఆధారిత కమ్యూనికేషన్ మరియు మొదలైన వాటితో అనేక వేర్వేరు ప్రోటోకాల్లు అభివృద్ధి చెందాయి

కాబట్టి ప్రస్తుతం చూస్తే మనం ఇండస్ట్రీ 4 0 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పారిశ్రామిక విప్లవం 1 2 3 వివిధ తరాల ద్వారా జరిగింది మరియు ప్రస్తుతం మనం 4 0 గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ కనెక్టివిటీపై దృష్టి ఉంది ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో వేర్వేరు IoT సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చాయి ఇవి పరిశ్రమ 4 0 కు మద్దతునిచ్చే అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి ఈ ప్రత్యేక కోర్సు ప్రారంభంలో IoT పై పరిచయ విభాగంలో మనము చర్చించిన ప్రోటోకాల్స్ విభిన్న IoT ప్రోటోకాల్ల గురించి మాట్లాడాము మనము ఇంతకుముందు చుసిన AMQP MQTT మరియు అనేక ఇతర ప్రోటోకాల్లు ఈ లెగసీ ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లకు అదనంగా ఉపయోగించబడతాయి అని మనము మునుపటి ఉపన్యాసాలలో చర్చించాము అదనంగా మనము వేరే ఇతర అధునాతన ప్రోటోకాల్లను ఉపయోగించవచ్చు ప్రత్యేకించి పారిశ్రామిక యంత్రాలు వివిధ రకాల పారిశ్రామిక యంత్రాలు రోబోటిక్స్ రోబోటిక్ యంత్రాలు భద్రత మధ్య రోబోటిక్ పరికరాలు వంటి వివిధ పరికరాల మధ్య కనెక్టివిటీని అందించడానికి వివిధ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలకు చెందిన ప్రోటోకాల్లను ఉపయోగించవచ్చు పరిశ్రమలోని కెమెరాలు మరియు మొదలైనవి మరియు ఆలస్యం లభ్యత విశ్వసనీయత నిర్గమాంశ మరియు మొదలైన వాటి పరంగా నిర్మించబడుతున్న నెట్వర్క్ల యొక్క సేవా పారామితుల యొక్క వివిధ నాణ్యతలకు మద్దతు ఇస్తాయి మొత్తంమీద మీరు వైర్డు లేదా వైర్లెస్ లేదా లెగసీ కావచ్చు లేదా ఆధునిక వాటిని కలిగి ఉన్న వేర్వేరు ప్రోటోకాల్ల కలగలుపును ఉపయోగిస్తున్నప్పటికీ ఏకీకృత కనెక్టివిటీని కలిగి ఉండటం మంచిది యూనిఫైడ్ కనెక్టివిటీ ని అందించగలగడం ముఖ్యమైనది యూనిఫైడ్ కనెక్టివిటీ అంటే సీమలేస్ కనెక్టివిటీ వినియోగదారులకు తెలియదు నిర్దిష్ట అవసరాలు దృశ్యాలు ఉదంతాలు పరిస్థితులు మరియు మొదలైన వాటిపై ఆధారపడి ఏ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్లు ఉపయోగించబడుతున్నాయో మరియు అవి వెనుక చివరలో ధ్వంసం చేయబడతాయి మరియు పునర్నిర్మించబడతాయి అని వినియోగదారులు ప్రాథమికంగా సేవలను పొందుతారు మరియు తెర వెనుక ఒక యూనిఫైడ్ కనెక్టివిటీ ఆర్కిటెక్చర్ ఉంది ఇది ప్రాథమికంగా అక్కడ ఉన్న నిర్దిష్ట పారిశ్రామిక అవసరాలకు ఒక పాయింట్ నుండి మరొకదానికి డేటాను పంపడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ లెగసీ ప్రోటోకాల్లు అక్కడ మోడ్బస్ TCP RTU ఈ ఫీల్డ్బస్ ప్రొఫైబస్ ఇంటర్ బస్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రోటోకాల్లు అన్నీ ఉన్నాయి మరియు మీకు కొత్త ప్రోటోకాల్లు ఉన్నాయి అవి MQTT AMQP మరియు అనేక ఇతర IoT యుగంలో ప్రాచుర్యం పొందాయి ఇంకా మనం ఇప్పుడు చర్చించబోయే మరికొన్ని ఉన్నాయి ఇవి 5జి స్పర్శ ఇంటర్నెట్ మొదలైనవి ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి అవి ఉపయోగించబడే వివిధ ప్రోటోకాల్లకు మద్దతు ఇచ్చే ఏకీకృత రకమైన ప్లాట్ఫామ్ను అందించడానికి అవి కలిసిపోవచ్చు మరియు ఏకీకృత కనెక్టివిటీని అందించవచ్చు తదుపరి ముఖ్యమైనది ఏమిటంటే ఆప్టిమైజ్ చేసిన సేవ ఆప్టిమైజ్ చేసిన సేవ అంకితమైన నెట్వర్క్ కమ్యూనికేషన్ తక్కువ జాప్యం కమ్యూనికేషన్ అల్ట్రా నమ్మకమైన కమ్యూనికేషన్ ఇవన్నీ వేర్వేరు ఇతర పరిశ్రమ నిర్దిష్ట అవసరాలు వీటిని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ తక్కువ జాప్యం కమ్యూనికేషన్ అర్థం అవుతుంది అల్ట్రా నమ్మకమైన కమ్యూనికేషన్ కూడా అర్థం అవుతుంది ఈ అంకితమైన నెట్వర్క్ ఏమిటి అనుకూలీకరించిన అవసరాలు ప్రాథమికంగా అనుకూలీకరించిన అవసరాలు అదనంగా వివిధ పరిశ్రమలకు ప్రత్యేకించి వేర్వేరు పారిశ్రామిక రంగాలకు ప్రత్యేకమైన అనుకూలీకరించిన అవసరాలను కలిగి ఉండాలి అనుకూలీకరించిన అవసరాలను తీర్చడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి ఆ అంకితమైన నెట్వర్క్ పరిష్కారాలను ఉపయోగించాల్సి ఉంటుంది ఈ కస్టమర్ల అవసరాలను తీర్చడంతో పాటు ఆప్టిమైజ్ చేసిన సేవా సమర్పణలు చేయవలసి ఉంటుంది కాబట్టి వేర్వేరు ప్రోటోకాల్లను పరిశీలిస్తాము ఉదాహరణకు వివిధ కమ్యూనిటీ కార్యక్రమాలు ఉన్నాయి పారిశ్రామిక అవసరాలకు భిన్నమైన మతపరమైన క్యాటరింగ్ ఉన్న 3GPP ఈ విడుదల 15 విడుదల 15 ప్రాథమికంగా పరిశ్రమ నిర్దిష్ట అవసరాలను తీరుస్తుంది విడుదల 16 ప్రాథమికంగా భవిష్యత్ కర్మాగారాల గురించి మాట్లాడుతుంది కాబట్టి స్మార్ట్ కర్మాగారాలు మరియు మొదలైనవి కాబట్టి ఫ్యాక్టరీ స్మార్ట్ ఫ్యాక్టరీ అవసరాలకు మద్దతు ఇచ్చే విభిన్న వినియోగ కేసులు మరియు మనకు 5G ACIA ఉంది ఇది ప్రాథమికంగా OT పరిశ్రమను ఏకం చేస్తుంది అంటే OT అంటే కార్యాచరణ సాంకేతిక పరిశ్రమలు ICT పరిశ్రమల సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమలతో మరియు పరిశ్రమలకు 5G ని ప్రారంభించడానికి అకాడెమియా కాబట్టి ప్రాథమికంగా ఇది 5G ACIA మరియు IEEE పరిశ్రమలకు 5G గురించి మాట్లాడుతోంది 802 1Q ఈథర్నెట్ ప్రోటోకాల్కు మద్దతు ఇచ్చే TSN వంటి విభిన్న ప్రోటోకాల్లను కలిగి ఉంది కాబట్టి 3GPP విడుదల 16 ఈ వేర్వేరు వినియోగ కేసులకు మద్దతు ఉంది ఇవి ప్రాథమికంగా 3GPP పత్రంలో జాబితా చేయబడ్డాయి కాబట్టి మొదటిది రియల్ బౌండ్ మాస్ ట్రాన్సిట్ కేంద్రీకృత విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ శక్తి పంపిణీ ప్రోగ్రామ్ తయారీ మరియు ప్రత్యేకమైన మద్దతు కోసం మద్దతు సంఘటనలు ఇవి వేర్వేరు ఉపయోగ సందర్భాలు వీటిని 3GPP విడుదల 16 చేసింది భవిష్యత్ కర్మాగారాలు ఇక్కడ ప్రాథమికంగా మనం ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలు మైనింగ్ పరిశ్రమ తయారీ పరిశ్రమ గిడ్డంగులు వంటి భారీ పరిశ్రమలకు క్యాటరింగ్ గురించి మాట్లాడుతున్నాము మరియు ఉదాహరణకు వివిధ వ్యవస్థల ప్రయోజనాలు చలన నియంత్రణ ఇది చాలా ముఖ్యం రోబోటిక్ మెషినరీ విస్తరణ కాబట్టి ఇవన్నీ భవిష్యత్ కర్మాగారాల స్మార్ట్ ఫ్యాక్టరీలకు ప్రత్యేకమైన అవసరాలు కాబట్టి ఈ వేర్వేరు పరిశ్రమలలో వేర్వేరు ప్రైవేట్ నెట్వర్క్లను నిర్మించడానికి 5జి టెక్నాలజీని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ 5జి కొత్త రేడియోలో ఉంది ఈ హై బ్యాండ్ కు మరియు తరువాత నియంత్రిక నుండి ఇతర యంత్రానికి పంపించాలనుకోవడం లేదు కాబట్టి పరికరం నుండి పరికర కమ్యూనికేషన్ వ్యవస్థలోని కమ్యూనికేషన్ యొక్క మొత్తం జాప్యం తగ్గిస్తుంది కాబట్టి ఈ 5G NR గురించి మాట్లాడుదాం కాబట్టి ఇప్పుడు ఇది 3GPP ప్రోటోకాల్ ఇది కొత్త ఎయిర్ ఇంటర్ఫేస్ సేవా వర్గాలతో అనుసంధానించబడి ఉంది కాబట్టి వెనుకబడిన అనుకూలతను అందించడం డిజైన్ లక్ష్యాలు అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో వేర్వేరు పరికరాలను కనెక్ట్ చేయడం మరియు గత వెనుకబడిన అనుకూలతలో మనకు మద్దతు ఉన్న సాంకేతికతలు ఈ విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తాయి మరియు బహుముఖ కనెక్షన్లు విభిన్న విక్రేతలచే ఉత్పత్తి చేయబడిన విభిన్న అమ్మకందారులచే ఉత్పత్తి చేయబడిన విభిన్నమైన మద్దతుతో ప్రమాణాలు మరియు చిన్న పరికరం పెద్ద పరికరాలు వేర్వేరు వేగానికి మద్దతు ఇస్తున్నాయి పిసి నుండి పిఎల్సి పిఎల్సి చిన్న తక్కువ చలన పరికరంతో విభిన్నమైన హై మోషన్ పరికరానికి భిన్నంగా ఉండవచ్చు ఈ వివిధ రకాలైన భిన్నమైన సమాచార మార్పిడికి ఈ ఎన్ఆర్ సహాయంతో మద్దతు ఇవ్వవచ్చు బ్యాక్హాల్లను తగ్గించడం వంటి విభిన్న లక్ష్యాలను పరిష్కరించడం గురించి ఇక్కడ చిన్న తరహా విస్తరణ గురించి మాట్లాడుతున్నాము డెడ్ జోన్లు ప్రాథమికంగా నెట్వర్క్ ఇక్కడ సిగ్నల్స్ ప్రాథమికంగా చేరవు కొన్ని డెడ్ జోన్లు ఉంటే సిగ్నల్స్ చేరని చోట ఉంటే చిన్న సెల్ డిప్లోయ్మెంట్ సంకేతాలు చేరుకోని చోట ఈ రకమైన కనెక్టివిటీ సహాయం చేస్తుంది కాబట్టి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మరియు లైసెన్స్ పొందిన మినహాయింపు స్పెక్ట్రం రెండింటికి మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ రెండు రకాల స్పెక్ట్రం దీనికి మద్దతు ఇస్తుంది పరికర కమ్యూనికేషన్కు పరికరం ఇక్కడ మనము ఈ రకమైన విషయం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మెషిన్ 1 మెషిన్ 2 అవి ఒకదానితో ఒకటి డి2డి లింక్ కమ్యూనికేషన్ ప్రాథమికంగా సమయం లేదా కమ్యూనికేషన్ యొక్క జాప్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఇవి డి2డి లింకులు ఇది ఒకటి ఇది మరొకటి మరియు సాంప్రదాయ లింకులకు విరుద్ధంగా మనము దీని గురించి మాట్లాడుతున్నాము సాంప్రదాయకంగా ఏమి జరుగుతుందంటే యంత్రం డేటా 2 లేదా ప్యాకెట్లను యాక్సెస్ పాయింట్కు పంపుతుంది మరియు యాక్సెస్ పాయింట్ నుండి అది 2 యంత్రానికి రాబోతుంది ఈ రకంగా మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి మొత్తం లక్ష్యం జాప్యం పెరుగుదల నిర్గమాంశను తగ్గించడం మరియు బ్యాక్ బోన్ నెట్వర్క్లోకి లోడ్ను తొలగించడం ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇది స్పర్శ ఇంటర్నెట్ ఇది స్పర్శ సందర్భంలో డేటా ప్రసారానికి ప్రాథమికంగా మద్దతు ఇస్తుంది టచ్ సెన్స్ కి మద్దతు ఇస్తుంది హాప్టిక్ కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్ ఉంది మరియు ఈ మొత్తం హాప్టిక్ కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్ ఇక్కడ చూపబడింది కాబట్టి మరిన్ని వివరాల కోసం 5G స్పర్శ ఇంటర్నెట్ ద్వారా హాప్టిక్ కమ్యూనికేషన్ వైపు మాట్లాడుతున్న ఈ ప్రత్యేకమైన పేపర్ని చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కాబట్టి జత 5జి స్పర్శ ఇంటర్నెట్ ద్వారా హాప్టిక్ కమ్యూనికేషన్ గురించి ఈ ప్రత్యేక పేపర్లో మాట్లాడతారు కాబట్టి ఈ యంత్రాంగాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక పేపర్ ద్వారా వెళ్ళమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కాబట్టి అవసరాలను తీర్చడంలో అల్ట్రా ప్రతిస్పందించే కనెక్టివిటీ యొక్క అవసరాలు 1 మిల్లీసెకన్ల క్రమంలో జాప్యం అల్ట్రా నమ్మకమైన కమ్యూనికేషన్ సర్వవ్యాప్త కనెక్టివిటీ విస్తృత శ్రేణి కవరేజ్ భద్రతా గోప్యత స్పర్శ డేటా మార్పిడి ఎడ్జ్ ఇంటెలిజెన్స్ కు పంపించే బదులు పూర్తి ప్రాసెసింగ్ కోసం చేయబోతున్నాయి ఎడ్జ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంచుకు దగ్గరగా ఉంటుంది అంటే డేటా యొక్క తరం యొక్క మూలం స్పర్శ ఇంటర్నెట్తో నిర్వహించబడుతుంది స్పర్శ ఇంటర్నెట్ను గుర్తించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి SDN భారీగా ఉపయోగించబడే SDN టెక్నాలజీ MIMO MEC మొబైల్ ఎయిడ్స్ కంప్యూటింగ్ Applications for use industrial automation autonomous driving robotics healthcare virtual augmented reality virtual reality augmented reality gaming UAVs and so on పారిశ్రామిక ఆటోమేషన్ అటానమస్ డ్రైవింగ్ మరియు మొదలైన వాటి కోసం దరఖాస్తులు తరువాత ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ URLLC వస్తుంది ఇది అల్ట్రా నమ్మకమైన తక్కువ లాటెన్సీ కమ్యూనికేషన్ కాబట్టి పారిశ్రామిక దృశ్యాలకు ఇది చాలా ఆకర్షణీయంగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అవసరాలు 99 9999 శాతం లభ్యత క్రమంలో లభ్యత కలిగి ఉండాలి ఈ నెట్వర్క్ 6 నైన్లలో 99 9999 శాతం అందుబాటులో ఉంది కాబట్టి అధిక స్థాయి లభ్యత తరువాత 1 మిల్లీసెకన్ల విశ్వసనీయత 10 పవర్ మైనస్ 5 లోపు వైఫల్యం సంభావ్యత ప్యాకెట్ పరిమాణం ముప్పై నుండి 200 బైట్లు మరియు చిన్న చిన్న ప్రసార వ్యవధికి ప్రవేశిస్తుంది డిజైన్ సవాళ్లు త్రూపుట్ లాటెన్సీ ప్రాథమికంగా ప్రసార సమయ విరామం టిటిఐ అప్పుడు ప్రాసెసింగ్ ఆలస్యం ప్రాసెసింగ్ ఆలస్యం టిటిఐ జాప్యం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి సాంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థలతో నిర్గమాంశం కూడా చాలా ఎక్కువ ఇక్కడ మనకు తక్కువ టిటిఐ వ్యవస్థలు అవసరం ఇవి వేగంగా కమ్యూనికేషన్ ప్రాంప్ట్ కమ్యూనికేషన్ పెద్ద సిగ్నల్ ఓవర్హెడ్తో తక్కువ జాప్యం కమ్యూనికేషన్ను అందిస్తాయి కాబట్టి ప్రాథమికంగా దానిపై సిగ్నల్ పెరుగుతుంది అదనంగా లోపాలతో వ్యవహరించే లోపాల సవాళ్లతో మనము నిర్మించాము ఇది లోపం సంభవించే సవాళ్ళ గురించి మాట్లాడుతోంది ఇది విశ్వసనీయతను తగ్గిస్తుంది విభిన్న పద్ధతులు ఉన్నాయి తక్కువ టిటిఐ ను తగ్గించడం సింబల్ వ్యవధిని తగ్గించడం మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము మొదటి HARQ రీట్రాన్స్మిషన్ పథకం HARQ అంటే హైబ్రిడ్ ARQ ARQ అనేది ఆటోమేటిక్ రీట్రాన్స్మిషన్ అభ్యర్థన మరియు ప్రాథమికంగా ఈ మొదటి HARQ ప్రాథమికంగా డీకోడ్ చేయడానికి ముందు అందుకున్న చిహ్నం యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేసే విధానం రీట్రాన్స్మిషన్ ద్వారా జాగ్రత్త తీసుకుంటుంది ప్రయోజనం ఏమిటంటే ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తుంది మరియు ప్రతికూలత ఏమిటంటే అది తప్పుడు సానుకూల లోపాలకు దారితీస్తుంది అప్పుడు మిల్లీమీటర్ వేవ్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డెడ్ జోన్లు మరియు కాబట్టి ఇది కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మిల్లీమీటర్ వేవ్ కమ్యూనికేషన్లో వేవ్ లెంగ్త్ సాధారణంగా 1 నుండి 10 మిల్లీమీటర్లు మరియు తగ్గిన మూలకం పరిమాణం మరియు ఈ ప్రత్యేకమైన మిల్లీమీటర్ వేవ్ కమ్యూనికేషన్లో MIMO ఆధారిత సన్నని బీమ్ ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాల వివరాల కోసం 2018 లో IEEE నెట్వర్క్ మ్యాగజైన్ లో ప్రచురించబడిన అల్ట్రా విశ్వసనీయమైన తక్కువ జాప్యం కమ్యూనికేషన్ పేపర్ను సాధించే ఈ ప్రత్యేకమైన పేపర్ని చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా ఈ పద్ధతులకు సంబంధించి చాలా విభిన్న రకాల ఆలోచనలు మీరు పొందగలుగుతారు ఎనేబుల్ కోసం మరియు డ్యూయల్ మోడ్ చిన్న సెల్ ఈ విభిన్న ఎనేబుల్ పద్ధతుల ద్వారా ఉపయోగించవచ్చు కాబట్టి నేను వీటి గురించి చాలా వేగంగా మాట్లాడుతున్నాను నేను వీటిని ప్రస్తావిస్తున్నాను కానీ మీరు నిజంగా వీటిని వివరంగా అర్థం చేసుకోవలసి వస్తే చాలా ఎక్కువ సమయం అవసరం ఒకవేళ మీరు మిల్లీమీటర్ వేవ్ లేదా ఈ సాంకేతిక పరిజ్ఞానాల గురించి తెలుసుకోవటానికి చాలా ఆసక్తి కలిగి ఉంటే మరింత వివరంగా స్లైడ్ దిగువన ఇవ్వబడిన సంబంధిత సమాచారం పేపర్ మూలం ద్వారా వెళ్ళమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కాబట్టి మిల్లీమీటర్ వేవ్ కమ్యూనికేషన్ యొక్క ప్రతికూలతలు ఏమిటంటే అధిక లాభం మరియు అధిక డైరెక్షనల్ యాంటెనాలు తో బాధపడుతుండటం వంటి విభిన్న ఇతర ప్రతికూలతలు ఉన్నాయి మరియు అనేక విభిన్న నష్టాలు ఉన్నాయి దీనితో మనము ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం ముగింపుకు వచ్చాము మరియు పారిశ్రామిక కమ్యూనికేషన్ సందర్భంలో ముఖ్యంగా 5జి మరియు స్పర్శ ఇంటర్నెట్ సహాయంతో ఉపయోగించగల ఈ విభిన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను చూశాము కాబట్టి ఈ ప్రత్యేకమైన కోర్సు యొక్క మొదటి మాడ్యూల్లో మనము చర్చించిన ఐయోటి కమ్యూనికేషన్ టెక్నాలజీకి అదనంగా ఈ విభిన్న కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు దీనితో మనము ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు